మనము కొన్ని రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్లను మరియు టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ల వంటి చాలా సరళమైన షెడ్యూలర్లను చూస్తున్నాము కాని అప్పుడు ప్రతి టాస్క్ ఎగ్జిక్యూషన్ తర్వాత టైమర్ను మళ్లీ మళ్లీ సెట్ చేయాల్సిన అవసరం ఉందని మనము చూశాము సైక్లిక్ షెడ్యూలర్ చాలా ప్రజాదరణ పొందింది ఎందుకంటే దీనికి పీరియాడిక్ టైమర్ను మళ్లీ మళ్లీ సెట్ చేయవలసిన అవసరం లేదు దీనిని ప్రారంభంలో ఒకసారి సెట్ చేయాలి ఇది చేయవలసిన టాస్క్ ను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది ఒకటి పీరియాడిక్ టాస్క్ సెట్ కోసం పెద్ద సైకిల్ ను సెట్ చేయడం మరియు తరువాత చిన్న సైకిల్ ను సెట్ చేయాలి దీనిని ఒక ఫ్రేమ్ అని కూడా పిలుస్తారు పెద్ద సైకిల్ ను పీరియడ్ల యొక్క LCM అని మనం గుర్తుంచుకుంటే దీనిని లెక్కించడం చాలా సులభం కానీ అప్పుడు ఫ్రేమ్ పరిమాణాన్ని సెట్ చేయడం అంత సూటిగా ఉండదు ఇది అల్పమైనది కాదు మనము అనేక డిజైన్ ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు మన ఫ్రేమ్ పరిమాణాల మధ్య మళ్ళించవలసి ఉంటుంది బహుశా మనము టాస్క్ ను విభజించవలసి ఉంటుంది సైక్లిక్ షెడ్యూలర్ను ఉపయోగిస్తున్నప్పుడు ఫ్రేమ్ పరిమాణాన్ని సెట్ చేయడం ఒక ముఖ్యమైన డిజైన్ టాస్క్ మొదటి పరిశీలన ఏమిటంటే ప్రతి ఫ్రేమ్ పరిమాణం ప్రతి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం కంటే పెద్దదిగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ పరిమాణం తప్పనిసరిగా టాస్క్ ని కలిగి ఉండాలి లేదా మరో మాటలో చెప్పాలంటే ఒక ఫ్రేమ్లో ఎగ్జిక్యూషన్ కోసం ఒక టాస్క్ ని తీసుకుంటే అది ఫ్రేమ్లోనే పూర్తి చేయాలి ఇది తరువాతి ఫ్రేమ్ల పై పడకూడదు మరియు దీని కారణంగా ఫ్రేమ్ పరిమాణం అతి పెద్ద టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం కంటే పెద్దదిగా ఉండాలి పై పరిశీలన ఆధారంగా మనము ఫ్రేమ్కు లోయర్ బౌండ్ని పొందుతాము ఒకవేళ ఫ్రేమ్ అతి పెద్ద టాస్క్ పరిమాణం కంటే తక్కువగా ఉంటే అది మంచి షెడ్యూల్ కాదు మనము చూసినప్పుడు దీనికి సమస్యలు ఉంటాయి రెండవ పరిశీలన ఏమిటంటే మనం నిల్వ చేయవలసిన షెడ్యూల్ టేబుల్ ను కనిష్టీకరించడం ఈ పరిశీలన నుండి ఎంచుకున్న ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజించాలి లేదా అది పెద్ద సైకిల్ కి ఒక కారకంగా ఉండాలి ఈ పరిశీలన ఆధారంగా మనం కొన్ని వివిక్త ఫ్రేమ్ పరిమాణాలను మాత్రమే ఎంచుకోవచ్చు ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజించకపోతే అప్పుడు మనము అనేక పెద్ద సైకిల్ ల షెడ్యూల్ను నిల్వ చేయాలి ఫ్రేమ్ పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజిస్తే పెద్ద సైకిల్ తరువాత అదే టాస్క్ క్రమం పునరావృతమవుతుంది అందువల్ల మనము ఒక పెద్ద సైకిల్ కోసం టాస్క్ షెడ్యూల్ను మాత్రమే నిల్వ చేయాలి మూడవ పరిశీలన ఏమిటంటే ప్రతి టాస్క్ దాని డెడ్లైన్ను తీర్చాలి మరియు ఇది జరగాలంటే ఒక టాస్క్ రాక మరియు దాని డెడ్లైన్ను మధ్య ఒక పూర్తి ఫ్రేమ్ ఉండాలి ఒక ఫ్రేమ్ ప్రారంభమైన తర్వాత టాస్క్ వస్తే ఆ ఫ్రేమ్లో ఆ టాస్క్ ని చేపట్టలేము మరియు దాని డెడ్లైన్ కూడా ఫ్రేమ్లో ఉంటే టాస్క్ ఎగ్జిక్యూషన్ దాని డెడ్లైన్కు ముందే ప్రారంభించబడదు ఒక టాస్క్ ప్రారంభానికి మరియు దాని డెడ్లైన్కు మధ్య మనకు కనీసం ఒక స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి ఈ మూడవ షరతు యొక్క పరస్పర సంబంధం ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణం ప్రతి టాస్క్ పీరియడ్ కంటే ఎక్కువగా ఉండాలి ఇది ఫ్రేమ్ పరిమాణానికి అప్పర్ బౌండ్ను సెట్ చేస్తుంది అందువల్ల ప్రతి టాస్క్ పీరియడ్ కంటే ఫ్రేమ్ పరిమాణం తక్కువగా ఉండాలి మొదటి షరతు ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవాలి ప్రతి టాస్క్ ఫ్రేమ్ పరిమాణంలో ఎగ్జిక్యూట్ చేయగలగాలి ఎందుకంటే అది జరగకపోతే మనం బహుళ ఫ్రేమ్లలో టాస్క్ ని రన్ చేయాలి అలాంటప్పుడు ఇతర టాస్క్ లు మధ్యలో రన్ అవుతాయి మరియు తరువాత మనము ఒక టాస్క్ ని సగం ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా పొందిన పాక్షిక ఫలితాలను ఉపయోగిస్తాము లేదా పాక్షికంగా ఉండవచ్చు మరియు అది అస్థిరతకు దారితీయవచ్చు సాధారణంగా ప్రతి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం కంటే ఫ్రేమ్ పరిమాణం పెద్దదిగా ఉండాలి మొదటి షరతు ఏమిటంటే ఎంచుకున్న ఫ్రేమ్ పరిమాణం ప్రతి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం కంటే పెద్దదిగా ఉండాలి రెండవ షరతు టేబుల్ పరిమాణాన్ని కనిష్టీకరించడం ఇది మనం నిల్వ చేయవలసిన షెడ్యూల్ టేబుల్ మనకు గుర్తుంటే షెడ్యూల్ టేబుల్ ఏ ఫ్రేమ్లోనైనా ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్క్ కాబట్టి ఫ్రేమ్ ఇంటెర్రుప్ట్లు కలిగినప్పుడు టాస్క్ షెడ్యూలర్ టేబుల్ ను సంప్రదించడం ద్వారా టాస్క్ ని తీసుకుంటుంది మొదటి ఫ్రేమ్ ఆకుపచ్చ టాస్క్ ని తీసుకుంటుంది రెండవ ఫ్రేమ్ ఎరుపు టాస్క్ ని తీసుకుంటుంది మూడవ ఫ్రేమ్ పసుపు టాస్క్ ని తీసుకుంటుంది మరియు పెద్ద సైకిల్ తరువాత అదే క్రమం పునరావృతమవుతుంది ఎందుకంటే ఫ్రేమ్ చివరి ఫ్రేమ్ సరిహద్దు పెద్ద సైకిల్ తో సమానంగా ఉంటుంది మరియు ఈ సమయానికి అన్ని టాస్క్ లు రన్ చేయబడతాయి ఇది అన్ని టాస్క్ పీరియడ్ల్ యొక్క LCM మరియు అందువల్ల ప్రతి టాస్క్ పీరియడ్ కూడా ఇక్కడ ముగిసింది కానీ ఫ్రేమ్ సరిహద్దు పెద్ద సైకిల్ సరిహద్దుతో సమానంగా లేకపోతే అది చిందుతుంది అప్పుడు మనము అనేక పెద్ద సైకిల్ల షెడ్యూల్ టేబుల్ ను నిల్వ చేయడానికి పరుగెత్తాలి మరియు ఈ పరిశీలన నుండి ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ను విభజించాలనే షరతు మనకు లభిస్తుంది ఇది పెద్ద సైకిల్ యొక్క కారకంగా ఉండాలి మరియు ఫ్రేమ్ పరిమాణాన్ని ఎంచుకోవడానికి మనకు కొన్ని వివిక్త ఎంపికలను మాత్రమే ఇస్తుంది మూడవ షరతు ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవాలి ప్రతి టాస్క్ డెడ్లైన్ను తప్పక తీర్చాలి ఒక పాయింట్ నుండి ప్రారంభమయ్యే ఫ్రేమ్ సరిహద్దు మనకు ఉందని అనుకోండి మనకు ఫ్రేమ్ సరిహద్దు మరొక పాయింట్ నుండి ప్రారంభమవుతుంది కొంత సమయం తరువాత డెల్టా సమయం తరువాత ఈ దశకు టాస్క్ ఇన్స్టెన్సు ti వచ్చింది అని అనుకుందాం సహజంగానే టాస్క్ ని ఈ ఫ్రేమ్ సమయంలో చేపట్టడం సాధ్యం కాదు ఎందుకంటే షెడ్యూలర్ కోడ్ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసిన తరువాత ముగుస్తుంది షెడ్యూలర్ ప్రతి ఫ్రేమ్కు ముందే వచ్చి టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది షెడ్యూల్ టేబుల్ ను సంప్రదించి ఏ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలో కనుగొంటుంది దాన్ని రన్ చేస్తుంది మరియు ఆగిపోతుంది ఇది ఫ్రేమ్ సరిహద్దు ప్రారంభంలో మాత్రమే ప్రారంభాన్ని ఎగ్జిక్యూట్ చేయగలదు కానీ ఇక్కడ టాస్క్ ఫ్రేమ్ సరిహద్దు తర్వాత వచ్చింది సహజంగానే ఇది ఈ ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేయబడదు ఆ పై దాన్ని తదుపరి ఫ్రేమ్లో తదుపరి ఫ్రేమ్ సరిహద్దులో తీసుకోవచ్చు తదుపరి ఫ్రేమ్ సరిహద్దు వద్ద టాస్క్ ని ప్రారంభించినప్పుడు డెడ్లైన్ చాలా దగ్గరగా ఉంది అది దాని డెడ్లైన్ను తీర్చలేదు మరియు ఈ షరతుకు మన దగ్గర టాస్క్ రాక మరియు డెడ్లైన్ మధ్య కనీసం ఒక పూర్తి ఫ్రేమ్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ పూర్తి ఫ్రేమ్ ఉంటే ఉదాహరణకు మనకు ఒక ఫ్రేమ్ ఉంటే మరియు టాస్క్ ఇక్కడకు వస్తే ఎగ్జిక్యూషన్ కోసం కనీసం తరువాతి ఫ్రేమ్లో తీసుకోవాలి మరియు ఫ్రేమ్ పరిమాణం ప్రతి టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం కంటే పెద్దదని మనకు తెలుసు అందువల్ల ఇది ఫ్రేమ్లోనే పూర్తవుతుంది మరియు దాని డెడ్లైన్ ఆ తర్వాత ఉంటుంది మూడవ షరతు ప్రకారం ఒక టాస్క్ రాక మరియు దాని డెడ్లైన్ మధ్య ఒక స్పష్టమైన ఫ్రేమ్ మనకు ఉండాలి టాస్క్ డెడ్లైన్ యొక్క సంతృప్తి గురించి చర్చిద్దాం మరియు ఫ్రేమ్ ప్రారంభమైన వెంటనే టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్ కి వరస్ట్ కేసు సంభవిస్తుంది ఎందుకంటే టాస్క్ ఒక ఫ్రేమ్ చివరికి వస్తే తదుపరి ఫ్రేమ్ దానిని తీసుకోవచ్చు కానీ ఒక ఫ్రేమ్ ఇప్పుడే ప్రారంభించి టాస్క్ వస్తే వరస్ట్ కేసు సంభవిస్తుంది ఇది ఎంత మరియు వరస్ట్ కేసు ఏమిటో లెక్కిద్దాం ఎందుకంటే ఒక ఫ్రేమ్ చివర ఎక్కడైనా వచ్చే ప్రతి సంభవిస్తుంది అప్పుడు వరస్ట్ కేసు కాదు ఎందుకంటే ఇది వెంటనే తదుపరి ఫ్రేమ్లో తీసుకోవచ్చు కాబట్టి ఒక టాస్క్ ఫ్రేమ్ సరిహద్దు తర్వాత వస్తే వేచి ఉండాల్సిన గరిష్ట సమయం ఇక్కడ కొంచెం గణిత ఉత్పన్నం జరుగుతుంది మరియు ఇది పుస్తకంలో ఉన్నందున దీని ఫలితం GCD ఫ్రేమ్ పరిమాణం మరియు టాస్క్ పీరియడ్ ఫ్రేమ్ పరిమాణం మరియు టాస్క్ పీరియడ్ మధ్య గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఫ్రేమ్ ప్రారంభమైన తర్వాత ఒక టాస్క్ రాగలదనే వరస్ట్ కేసుని ఇస్తుంది GCD ఒకటి అయితే గరిష్టంగా ఒక టైమ్ యూనిట్ తరువాత టాస్క్ జరుగుతుంది పై నుండి వరస్ట్ కేసుని పరిశీలిస్తే మనకు F GCD F pi ఇక్కడ వేచి ఉన్న సమయం ఎందుకంటే ఈ వ్యవధిలో షెడ్యూల్ కోసం దీనిని తీసుకోలేము మరియు అందువల్ల ఇది F GCDFpi కోసం వేచి ఉండాలి మరియు తరువాత మనకు మరొక స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి 2F GCDFpi ≤ di ఉన్నంత వరకు వరస్ట్ కేసు పరిస్థితుల్లో కూడా టాస్క్ రాక మరియు డెడ్లైన్ మధ్య స్పష్టమైన ఫ్రేమ్ మనకు అందుబాటులో ఉంది మూడవ షరతు ఏమిటంటే ఇచ్చిన టాస్క్ సెట్ లో ఇది వీటిని సంతృప్తిపరుస్తుంది మరియు అది సంతృప్తి చెందితే మనము ఫ్రేమ్ పరిమాణాన్ని సాధ్యమయ్యేదిగా తీసుకోవచ్చు లేకపోతే మనం ఆ ఫ్రేమ్ పరిమాణాన్ని విస్మరించాలి ఇక్కడ 3 షరతులు వ్రాయబడ్డాయి మొదటి షరతు ఏమిటంటే ఫ్రేమ్ సైజు f ప్రతి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం కంటే ఎక్కువగా ఉండాలి టాస్క్ ల యొక్క గరిష్ట ఎగ్జిక్యూషన్ సమయం అది కూడా f టాస్క్ యొక్క గరిష్ట ఎగ్జిక్యూషన్ సమయం కంటే ఎక్కువగా ఉండాలి రాక మరియు డెడ్లైన్ మధ్య స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి అనే షరతు ఈ పరిస్థితిని ఇస్తుందివరస్ట్ కేసులో 2F GCDf pi టాస్క్ పీరియడ్ మరియు f టాస్క్ యొక్క డెడ్లైన్కు సమానంగా ఉండాలి అది ప్రతి టాస్క్ i కి సంతృప్తి చెందాలి మూడవ షరతు ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజించాలి మనము LCM వ్రాసాము మరియు ఇది పూర్ణాంక విభజన f మరియు f తో గుణించినప్పుడు మనకు LCM తిరిగి వస్తే ఫ్రేమ్ పరిమాణం చతురస్రంగా పెద్ద సైకిల్ ను విభజిస్తుందని మనము చెప్పగలం డిజైన్ ట్రేడ్ అప్లను పరిశీలిద్దాం సాధ్యమయ్యే అనేక ఫ్రేమ్ పరిమాణాలు ఉండవచ్చని మనము కనుగొన్నాము దీనిని మనము ఆమోదయోగ్యమైన ఫ్రేమ్లుగా పిలుస్తాము కాని అవి 3 షరతులను సంతృప్తిపరిచినందున మరియు ఆమోదయోగ్యమైన ఫ్రేమ్ అను పొందినందున మనము షెడ్యూల్ కనుగొన్నట్లు కాదు మనము ఇతర విషయాలను తనిఖీ చేయాలి మనము తనిఖీ చేయవలసిన మొదటి విషయం టాస్క్ ని షెడ్యూల్ చేయడానికి మనకు అవసరమైన ఫ్రేమ్ల సంఖ్య ఉందో లేదో పెద్ద సైకిల్ లో ఒక టాస్క్ 3 సార్లు రన్ చేయబడుతుందని అనుకుందాం టాస్క్ యొక్క పీరియడ్ పెద్ద సైకిల్ యొక్క ఫ్రేమ్లలో మూడింట ఒక వంతు మరియు రెండవ టాస్క్ పెద్ద సైకిల్ లో 2 సార్లు రన్ చేస్తుంది దీని పీరియడ్ పెద్ద సైకిల్ లో సగం ఈ 2 టాస్క్ లకు మనకు ఐదు ఫ్రేములు అవసరం అందువల్ల ఫ్రేమ్ పరిమాణాన్ని పెద్ద సైకిల్ లో ఐదు ఫ్రేమ్లు ఉండేలా ఎంచుకోవాలి ఉదాహరణకు బహుళ ఫ్రేమ్ పరిమాణాలు సాధ్యమైతే ఆ ఫ్రేమ్ పరిమాణాలలో అతి పెద్దదాన్ని మనం ఎంచుకోవాలి ఉదాహరణకు ఫ్రేమ్ పరిమాణం 5 మరియు 8 అయితే ఈ రెండూ సాధ్యమే అవి అన్ని 3 షరతులను సంతృప్తిపరుస్తాయి మరియు అవి పెద్ద సైకిల్ లో తలెత్తే అన్ని ఇన్స్టెన్సులను షెడ్యూల్ చేయగల తగినంత ఫ్రేములకు దారి తీస్తాయి అప్పుడు మనం పెద్దదాన్ని ఎన్నుకోవాలి అంటే ఫ్రేమ్ సైజు 8 గా ఉంటుంది మనం 5 ను ఫ్రేమ్ సైజుగా ఎంచుకుంటే ఫ్రేమ్ సైజుగా 8 ని ఎన్నుకున్నప్పుడు తో పోలిస్తే చాలా ఫ్రేమ్ హద్దులు ఉంటాయి కాబట్టి పెద్ద ఫ్రేమ్ పరిమాణంతో పోలిస్తే చిన్న ఫ్రేమ్ పరిమాణాన్ని ఎంచుకుంటే షెడ్యూలర్ మరింత తరచుగా నడుస్తుంది మరో మాటలో చెప్పాలంటే మనము ఒక చిన్న ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకున్నప్పుడు టాస్క్ షెడ్యూలర్ యొక్క ఓవర్ హెడ్ ఎక్కువ అవుతుంది మరియు అందువల్ల మనము ఎల్లప్పుడూ సాధ్యమయ్యే అతి పెద్ద ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకుంటాము మనము పెద్ద ఫ్రేమ్ పరిమాణాన్ని ఎంచుకున్నప్పుడు షెడ్యూలర్ ఓవర్ హెడ్ తక్కువగా ఉంటుంది ఉదాహరణకు మనకు A B అనే 2 టాస్క్ లు ఉన్నాయి మరియు ఇక్కడ మొదటి మూలకం 1 మరియు ఇది గణన సమయం A ఒక గణన యూనిట్ తీసుకుంటుంది దాని పీరియడ్ మరియు డెడ్లైన్ ఒకటే డెడ్లైన్ ఖచ్చితంగా పీరియడ్ లో సంభవిస్తుంది ఇది ప్రతి 6 టైమ్ యూనిట్ల తర్వాత పునరావృతమవుతుంది మరియు తరువాతి ఇన్స్టెన్సు రాక ముందే పునరావృతమయ్యే ముందు మొదటి ఇన్స్టెన్సు పూర్తయి ఉండాలి అది సాపేక్ష డెడ్లైన్ యొక్క చిక్కు రెండవ టాస్క్ B ఎగ్జిక్యూషన్ సమయం 2 పీరియడ్ మరియు డెడ్లైన్ రెండూ 8 మన టాస్క్ పెద్ద సైకిల్ మరియు చిన్న సైకిల్ ను ఎంచుకోవడం పెద్ద సైకిల్ ని ఎన్నుకోవడం సరళంగా ఉంటుంది మనము 6 మరియు 8 యొక్క LCM ను తీసుకుంటాము మరియు 6 మరియు 8 యొక్క తక్కువ సాధారణ గుణకం 24 24 టాస్క్ A మరియు టాస్క్ B యొక్క సమగ్ర సంఖ్యను కలిగి ఉంటుంది అలాగే టాస్క్ A యొక్క 4 ఇన్స్టెన్సులు ఉన్నాయి ఒక పెద్ద సైకిల్ లో టాస్క్ B యొక్క 3 ఇన్స్టెన్సులు అందువల్ల ఒక పెద్ద సైకిల్ లో A మరియు B రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే మనకు 7 ఇన్స్టెన్సులు ఉంటాయి ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవటానికి ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజించాలి షెడ్యూల్ టేబుల్ పరిశీలన నుండి షెడ్యూల్ టేబుల్ పరిమాణాన్ని తగ్గించడం మరియు అందువల్ల మనము 24 12 6 4 3 2 ను పొందవచ్చు ఇవి ఫ్రేమ్ పరిమాణాలు ఇవి ఇతర షరతుల కోసం మనం పరిగణించగలము మరియు 1 కాదు మనము ఇక్కడ 1 వ్రాయలేదు ఎందుకంటే B యొక్క పరిమాణం 2 మరియు ప్రతి ఫ్రేమ్ పరిమాణం తప్పనిసరిగా పెద్ద టాస్క్ పరిమాణం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి మరియు అందువల్ల 2 3 4 6 12 24 ను పరిగణనలోకి తీసుకోలేదు అతి చిన్న ఫ్రేమ్ పరిమాణంతో ప్రారంభించి ఇతర పరిస్థితులను సంతృప్తి పరచడానికి అది సాధ్యమవుతుందో లేదో తనిఖీ చేస్తుంది టాస్క్ యొక్క రాక మరియు వరస్ట్ కేసు లో పూర్తి కావడానికి మధ్య పూర్తి ఫ్రేమ్ ఉందా అని తనిఖీ చేద్దాం మరియు మనము దానిని 2F GCDFtask period మరియు F 2 సూత్రంలో వ్యక్తీకరించాము కాబట్టి 2F F 2 మరియు పీరియడ్ 6 కాబట్టి GCD 26 2 మరియు అందువల్ల మనకు 4 2 2 మరియు 2 ≤ 6 లభిస్తాయి ఇది మంచిది అదేవిధంగా మనము రెండవ టాస్క్ n కోసం తనిఖీ చేయవచ్చు కాబట్టి రెండవ టాస్క యొక్క 2F-GCDFperiod 22 మరియు GCD28 2 ఇది 4 2 2 మరియు 2≤ 8 కాబట్టి ఫ్రేమ్ పరిమాణం 2 మరియు ఇది మనకు ఇవ్వగల ఫ్రేమ్ల సంఖ్య 24 2 12 ఫ్రేమ్లు ఆ ఫ్రేమ్లలో 7 కి మనము A లేదా B యొక్క ఇన్స్టెన్సును అవసరమైన విధంగా కేటాయించవచ్చు మరియు 5 ఫ్రేమ్లు ఉపయోగించబడవు ఫ్రేమ్ పరిమాణం 3 కోసం మనము మళ్ళీ ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వర్తింపజేస్తాము ఇక్కడ 2F GCD F pi సరే రెండవ టాస్క్ కి కూడా ఇది సరిపోతుంది అందువల్ల ఫ్రేమ్ సైజు3 కూడా సరే మరియు మనకు ఒక పెద్ద సైకిల్ లో 243 8 ఫ్రేమ్లు అందుబాటులో ఉన్నాయి మరియు మనకు ఒక పెద్ద సైకిల్ లో 7 టాస్క్ ఇన్స్టెన్సులు ఉన్నాయి మరియు అందువల్ల ఇది కూడా ఆమోదయోగ్యమైనది F 4 ను చూద్దాం F 4 లో మనం మళ్ళీ ఈ 2 వ్యక్తీకరణలను ఉపయోగిస్తాము మరియు ఈ రెండూ మళ్ళీ ఆమోదయోగ్యమైనవిగా ఉన్నాయని మనము కనుగొన్నాము కాని అప్పుడు ఫ్రేముల సంఖ్య అందుబాటులో లేదు 6 అంటే 244 6 ఫ్రేములు మరియు మనం 6 ఫ్రేమ్ల లో 7 టాస్క ఇన్స్టెన్సులను షెడ్యూల్ చేయలేము తగినంత ఫ్రేమ్లు అందుబాటులో లేవు మరియు అందువల్ల F 4 మనం ఎన్నుకోలేము మరియు 6 8 మొదలైనవాటిని ముందుకు చూడటంలో అర్థం లేదు ఎందుకంటే ఫ్రేమ్ల సంఖ్య ఇంకా చిన్నదిగా మారుతుంది మరియు అందువల్ల 3 అనేది సాధ్యమయ్యే షెడ్యూల్ ను కలిగి ఉన్న అతి పెద్ద ఫ్రేమ్ పరిమాణం మరియు దీని ఆధారంగా మన డిజైన్ ఎంపిక ఫ్రేమ్ పరిమాణం 3 కి సమానంగా ఉంటుంది ఉదాహరణకు మనకు 4 టాస్క్ సెట్ లు A B C D లు 1 3 2 8 ఎగ్జిక్యూషన్ సమయంతో ఉన్నాయి మరియు వాటి పీరియడ్ లు 10 10 20 20 అప్పుడు పెద్ద సైకిల్ కనుగొనబడుతుంది ఇక్కడ పెద్ద సైకిల్ టాస్క్ పీరియడ్స యొక్క LCM మరియు ఇక్కడ 2 పీరియడ్లు 10 మరియు 20 మాత్రమే ఉన్నాయి 10 మరియు 20 యొక్క LCM 20 తదుపరి విషయం ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవడం ఫ్రేమ్ పరిమాణం అన్ని టాస్క్ ల ఎగ్జిక్యూషన్ సమయం కంటే పెద్దదిగా ఉండాలి లేదా అన్ని టాస్క్ ల తో సమానంగా ఉండాలి మరియు ఇది ఇతర షరతులను సంతృప్తి పరచాలి ఇది పెద్ద సైకిల్ ను విభజించాలని మనము కనుగొన్నాము మరియు ఆ షరతు ఆధారంగా మనకు 1 2 4 5 10 మరియు 20 లభిస్తుంది కాని అది 8 కన్నా పెద్దదిగా ఉండాలి మరియు అందువల్ల మనకు సాధ్యమైన ఫ్రేమ్ పరిమాణంలో 10 మరియు 20 మాత్రమే ఉన్నాయి ఏ సందర్భాలలోనూ ఫ్రేమ్ పరిమాణం 10 లేదా 20 కావచ్చు అది 20 అయితే మనకు ఒక ఫ్రేమ్ ఉంటుంది మరియు అది 10 అయితే మనకు 2 ఫ్రేములు ఉంటాయి ఏ సందర్భాలలోనూ మనకు 2 ఇన్స్టెన్సులు ఉన్నందున షెడ్యూల్ పని చేయవచ్చు ఈ 2 ఇన్స్టెన్సులలో వాటిలో ఒకటి ఒక పెద్ద సైకిల్ లో ఉంది ఇది మనకు 6 ఇన్స్టెన్సులను ఇస్తుంది మరియు మనకు కనీసం 6 ఫ్రేమ్లు అవసరం కాని అప్పుడు మనకు 1 లేదా 2 ఫ్రేమ్లు మాత్రమే లభిస్తాయి మనము ఈ టాస్క్ సెట్ ను షెడ్యూల్ చేయలేము ఇక్కడ ప్రధాన అపరాధిని మనం చూడగలిగితే అది ఇక్కడ ఉన్న 8 మనము ముందుకు వెళ్ళేటప్పుడు ఈ టాస్క సెట్ షెడ్యూల్ చేయలేనిదిగా మారుతోంది సైక్లిక్ షెడ్యూలర్లో దీన్ని ఎలా షెడ్యూల్ చేయగలుగుతాము చూద్దాము మనము ఇక్కడ ఆగిపోతాము మరియు ఇక్కడ నుండి తదుపరి ఉపన్యాసంలో కొనసాగుతాము